సుస్వాగతం ఇదివరకటి లెక్చర్ లో ఒక ప్రశ్న మన మదిలో మొదలైయింది ఫార్ ఫీల్డ్ అనగా ఏమిటి అది ఏ లక్షణాల వలన నిర్దేశించబడుతుంది ఇప్పుడు మనం ముందుగా ఫార్ ఫీల్డ్ అనగా ఏమిటో తెలుసుకుందాం నిజానికి ఫార్ ఫీల్డ్ కి సంబంధించి ఆసక్తి కలిగించే లక్షణం ఏమిటంటే సాధారణం గా ఫార్ ఫీల్డ్ అనేది ఆంటిన్నా కరెంటు ఎలిమెంట్ కి మాత్రమే సంబంధించింది కాదు మనం నిజానికి ఏదయినా ఆంటిన్నా కి సంబంధించి ఫార్ ఫీల్డ్ అనేది రేడియేట్ చేయబడినప్పుడు బీమ్ ఏర్పడే ప్రదేశం గా గుర్తిస్తాం కాబట్టి ఫార్ ఫీల్డ్ అనేది చాలా ముఖ్యమైన నిర్దేశికమైన కొలత వంటిది ఇప్పుడు ఫార్ ఫీల్డ్ ని కనుక్కోవాలి అంటే మూడు లక్షణాలు ఉండాలి మరియు అవి సరిపోవాలి అనగా వీటిలో ఏది సరిగా లేకపోయినా ఫార్ ఫీల్డ్ అనేది మొదలు అవ్వదు అందుకనే మనం చాలా లక్షణాలని చూసి ఈ సరైన ఫార్ ఫీల్డ్ ను తీసుకుంటాం ఇప్పుడు ఆ లక్షణాలు ఏమిటి ముందుగా ఆంటిన్నా యొక్క ఫార్ ఫీల్డ్ అనగా ఏమిటి అది మనకు ఆ మూడు లక్షణాలు తెలుపుతుంది మొదటి లక్షణం ఏమిటి అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క రేడియల్ కంపోనెంట్ E ఫీల్డ్ యొక్క రేడియల్ కంపోనెంట్ మనం కావాలనుకునే కంపోనెంట్ కన్నా చాలా తక్కువ గా ఉండాలి ఇప్పుడు మనకు ఎంత కావాలి అనేది ప్రశ్న ఉదాహరణ కి రేడియేషన్ జరిగింది అనుకుందాంకరెంటు ఎలిమెంట్ కి కావలిసింది ఎంత అనగా E ఫీల్డ్ లో E తీటా కంపోనెంట్ అనగా 1 బై r ఇది మారుతూవుంటుంది మరియు ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క రేడియల్ కంపోనెంట్ ని Er అని అంటాము కాబట్టి కరెంటు ఎలిమెంట్ కు సంబంధించి ఈ లక్షణం లో Eq కంపోనెంట్ అనేది Er కంపోనెంట్ తో పోలిస్తే చాలా తక్కువగా ఉండాలి ఈ లక్షణం లో దూరం ఎంత అంటే బౌండరీ నుండి మొదలు అవ్వాలి ఇప్పుడు దూరం ఎంత అనేది మన ప్రశ్న సాధారణం గా చిన్నది అనగా ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క రేడియల్ కంపోనెంట్ అనేది మనకు కావలిసిన కంపోనెంట్ కన్నా 40 dB లేదా 60 dB తక్కువ గా ఉంటే అది చాలా మంచిది అని చెప్పవచ్చు కాబట్టి 40 dB తక్కువ అనగా ఫీల్డ్ పదజాలం లో 1 100 th 40 dB అనగా ఇది 1100 రెట్లు రేడియల్ కంపోనెంట్ అవుతుంది మరియు ఇది 1 1000 రెట్ల కు సమానం కాబట్టి మనం ఒకవేళ దీనిని మనం కలిపితే అది చాలా చాలా కఠినమైనది ఇప్పుడు ఇది అంతా ఎందుకు ఎందుకంటే రేడియల్ కంపోనెంట్ ఎప్పుడు పవర్ ఫ్లో కి సహాయం చేయదు కరెంటు వెళ్లే డైరెక్షన్ లో నే పవర్ ఫ్లో పాయింటింగ్ వెక్టార్ ఉంటుంది అని మనకు తెలుసు ఒకవేళ అది గనుక రేడియల్ డైరెక్షన్ లో ప్రవహించాలి అని కోరుకుంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ మరియు మాగ్నెటిక్ ఫీల్డ్ రెండు కూడా దానికి ట్రాన్స్ వర్స్ గా ఉండాలి కాబట్టి అందుకే రేడియల్ డైరెక్షన్ ఎటువంటి పవర్ ఫ్లో ఇవ్వదు రేడియల్ కంపోనెంట్ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత తగ్గిస్తే మనం ఫార్ ఫీల్డ్ అనటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది మొదటి లక్షణం నిజానికి ఇది చాలా కఠినమైన లక్షణం చాలా సార్లు ఇది కఠినం అనిపించదు కానీ ఇది చాలా ముఖ్యమైన లక్షణం రెండవ లక్షణం ఆంటిన్నా నుండి దూరం రేడియేటెడ్ వేవ్ యొక్క వేవ్ ఇంపిడెన్సు ఎక్కడ ఉంటుందో చూడాలి వేవ్ ఇంపిడెన్సు అనగా E ఫీల్డ్ బై H ఫీల్డ్ ఇప్పుడు E ఫీల్డ్ అనేది కాంప్లెక్స్ క్వాంటిటీ H ఫీల్డ్ కూడా కాంప్లెక్స్ క్వాంటిటీ కాబట్టి వీటి రేషియో కూడా కాంప్లెక్స్ క్వాంటిటీ కాబట్టి ఇది ఇంపిడెన్సు క్వాంటిటీ యొక్క రియల్ పార్ట్ ఇది ఎప్పుడైతే వేవ్ ఇంపిడెన్సు లేదా ఫ్రీ స్పేస్ యొక్క ఇంట్రిన్సిక్ ఇంపిడెన్సు కి దగ్గరగా వస్తుందో చూడాలి అనగా దీని విలువ 377 ఓం మరియు ఈ క్వాంటిటీ యొక్క ఫేజ్ 0 అవుతుంది కాంప్లెక్స్ ఇంపిడెన్సు యొక్క ఫేజ్ విలువ సున్నా అవుతుంది కాబట్టి అక్కడ వున్నా దూరం నుండి మన ఫార్ ఫీల్డ్ మొదలు అవుతుంది అని చెప్పవచ్చు కాబట్టి ఇప్పుడు నేను చెప్పవచ్చు ఎక్కడ ఫ్రీ స్పేస్ వేవ్ ఇంపిడన్సు వేవ్ ఇంపిడెన్సు యొక్క రియల్ పార్ట్ కి దగ్గరగా ఉంటుందో మరియు వేవ్ ఇంపిడెన్సు యొక్క ఫేజ్ ఎక్కడ సున్నా కి దగ్గర అవుతుందో అక్కడ ఫార్ ఫీల్డ్ అనేది మొదలు అవుతుంది ఇప్పుడు E మరియు H అనగా ఏమిటి అనగా E మనకు కావలిసిన E ఫీల్డ్ కంపోనెంట్ దీని యొక్క కరెంటు ఎలిమెంట్ విలువ వేరే ఆంటిన్నాలలో మనకు కావలిసినది H ఫీల్డ్ కంపోనెంట్ ఈ లక్షణం చెప్పేది ఏమిటంటే ఆంటిన్నా నుండి రేడియేషన్ లేదా ఫార్ ఫీల్డ్ రేడియేషన్ ప్లేన్ వేవ్ స్ట్రక్చర్ కి దగ్గర గా ఉంటాయి మూడవ లక్షణం ఫీల్డ్స్ అనగా ఫీల్డ్స్ నుండి దూరం అనగా 1 బై r ఇది మారుతూ ఉంటుంది మరియు 1 బై r స్క్వేర్ లేదా 1 బై r క్యూబ్ తో మారుతూ ఉండకూడదు మనం ఇదివరకే కరెంటు ఎలిమెంట్ ని చూసాం మొదట r విలువ లాంబ్డా నాట్ 2 కన్నా ఎక్కువగా ఉంటుందో అప్పుడు 1r డామినేటింగ్ గా ఉంటుంది కానీ రెండవ లక్షణం నుండి వేవ్ ఇంపిడెన్సు అనేది సాధారణంగా 377 ఓం ఉంటుంది దీని ద్వారా మనకు r యొక్క విలువ 3 లాంబ్డా నాట్ ఉంటుంది ఇంకొక లక్షణం ఫార్ ఫీల్డ్ యొక్క ఫీల్డ్ స్ట్రక్చర్ ఫీల్డ్ స్ట్రక్చర్ ని దగ్గర గా చూస్తే ప్లేన్ వేవ్ లా ఉంటుంది కానీ నిజానికి వుండే స్ట్రక్చర్ స్పెరికల్ వేవ్ లా ఉంటుంది స్పెరికల్ సర్ఫేస్ అనేది చాలా దూరం ఉంటుంది అందుకే దగ్గరగా చూస్తే నేను ప్లేన్ వేవ్ లా వుంది అని చెప్తున్నాను ఇప్పుడు ఆంటిన్నా ని చూస్తే అది ఎంత దూరం నుండి ప్లేన్ వేవ్ లా కనపడుతుంది దీని అర్ధం ఏమిటి అంటే ఒకవేళ నా దగ్గర స్పియర్ వున్నా కానీ నేను ఇది స్పెరికల్ సర్ఫేస్ అని చెప్పను ఇది ఒక ప్లేన్ అని మాత్రమే చెప్తాను ఇలా నేను పరిగణించి చేస్తే చివరికి వచ్చేటప్పటికి కొన్ని పొరబాట్లు వస్తాయి కాబట్టి చివర్లో నాకు అనుమతి తో కూడిన ఎర్రర్ వస్తుందిఈ లక్షణం లో అనుమతి తో కూడిన ఎర్రర్ ఉంటుంది ఒకవేళ దీనిని వద్దు అని అనుకుంటే మనం బై 8 రేడియన్ అంటే 180 8 అనగా 22 5 డిగ్రీలు అని చెప్పాలి కాబట్టి ఒకవేళ పొరబాటు జరిగినా ఎంత దూరం లో జరుగుతుంది నిజానికి r అనేది 2D2 మీద ఆధారపడి ఉంటుంది ఇక్కడ D అనగా ఆంటిన్నా యొక్క గరిష్ట పరిణామం కాబట్టి సాధారణం గా ఫార్ ఫీల్డ్ అనేది ఎప్పుడు మొదలు అవుతుంది అంటే 2D2 0 కి r సమానం అయితే అంతే దూరం లో మొదలు అవుతుంది D అనేది గరిష్ట పరిణామం కాబట్టి ఆంటిన్నా అనేది ఒక రెక్టాన్గులార్ అనుకుంటే పొడవు చాలా పెద్దదిగా ఉంటుంది వైర్ ఆంటిన్నా లలో ఇదే మొత్తం పొడవు అనుకుంటే ఇదే మిగతా ఆంటిన్నాలాకి గరిష్ట పరిణామం అవుతుంది ఇక్కడ మనం తీసుకున్న రెక్టాన్గులార్ లో కొన్నిసార్లు పొడవు లేదా లోతు లేదా మరి కొన్ని సార్లు డైగోనల్ ను తీసుకుంటాం కాబట్టి గరిష్ట పరిణామం D మరియు 0 చాలా స్పష్టం గా ఇదే సోర్స్ ఎక్సైటేషన్ యొక్క వేవ్ లెంగ్త్ ఇదే వేవ్ లెంగ్త్ wave length కాబట్టి దీని ఆధారంగా గా మనం ఫార్ ఫీల్డ్ ని చెప్పచ్చు కాబట్టి ఇదియే ఆంటిన్నా యొక్క ప్రాంతం అనుకుందాం దీని నుండి కొంత దూరం లో గీద్దాం దానిని R అని పిలుద్దాం R విలువ సుమారు గా 2D2 0 అని అనుకుందాం ఈ రోజుల్లో ఫార్ ఫీల్డ్ మొదలు అవటానికి ఇది అనుమతించదగిన లక్షణం కానీ వీటి మధ్య ఏమి జరుగుతుంది వీటి మధ్య ఇంకో ప్రాంతం వుంది నిజానికి రెండు ప్రాంతాలు ఉంటాయిదీనిని నేను ఇంకో రంగు లో గీస్తాను కాబట్టి ఇక్కడ ఇంకోక దూరం కూడా వుంది ఇప్పటి నుండి మనం రెండు ప్రాంతాలు గా పిలుద్దాం కాబట్టి ఇక్కడ ఇంకో ప్రాంతం వుంది ఒకవేళ దీనిని R1 అని పిలిస్తే ఇంకోదానిని R2 అని పిలుస్తాం దీని విలువ సాధారణం గా 0 62 రూట్ ఓవర్ D3 బై 0 ఉంటుంది ఇప్పుడు ఏమి జరుగుతుందో చూద్దాం ఫార్ ఫీల్డ్ అవతల చూద్దాం మరియు ఈ ప్రాంతం ను ఫ్రెస్నెల్ రీజియన్ లేదా రేడియేటివ్ నియర్ ఫీల్డ్ రీజియన్radiative near field region అని పిలుస్తారు కాబట్టి ఈ ప్రాంతం ని నేను ఫ్రెస్నెల్ రీజియన్ అని పిలుస్తానుఫ్రెస్నెల్ రీజియన్ లేదా కొన్ని సార్లు రేడియేటివ్ నియర్ ఫీల్డ్ radiative near field అని పిలుస్తాను ఫార్ ఫీల్డ్ వలె ఫ్రాన్ హాఫెర్ రీజియన్ కూడా ఉంటుంది ఎలా అంటే సైంటిస్ట్ ఫ్రాన్ హాఫెర్ యొక్క రీజియన్ మరియు ఇది రేడియేటింగ్ ఫార్ ఫీల్డ్ ఇది ఫ్రాన్ హాఫెర్ రీజియన్ ఇప్పుడు చుడండి దగ్గర గా వున్నా ఫీల్డ్ మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఆంటిన్నాకు దగ్గర గా వున్నది మాత్రం ఫ్రాన్ హాఫెర్ రీజియన్ నిజానికి అందరు దీనిని నియర్ ఫీల్డ్ ప్రాంతం అని అంటారు కాబట్టి రెండిటికి తేడా ఏమిటి కాబట్టి ఆంటిన్నా దగ్గరగా ఒక నియర్ ఫీల్డ్ వుంది దాని తర్వాత ఫ్రెస్నెల్ రీజియన్ లేదా రేడియేటివ్ నియర్ ఫీల్డ్ మరియు దాని తర్వాత ఫ్రాన్ హాఫెర్ రీజియన్ లేదా రేడియేటింగ్ ఫార్ ఫీల్డ్ లు ఉంటాయి అసలు పాయింట్ ఏమిటి అంటే ఎందుకు ఈ మూడు రీజియన్స్ గురించి చెప్తున్నారు నిజానికి నియర్ ఫీల్డ్ నియర్ ఫీల్డ్ రీజియన్ లుని రియాక్టివ్ నియర్ ఫీల్డ్ అని అంటారు కాబట్టి వెంటనే అవి ఆంటిన్నా దగ్గరికి వస్తాయిఎనర్జీ ని స్టోర్ చేస్తాయికానీ రేడియేట్ కావు కాబట్టి సరైన పనితీరు లేని ఆంటిన్నా లు నియర్ ఫీల్డ్స్ లో ఎనర్జీ ని స్టోర్ చేస్తాయి కానీ రేడియేట్ చెయ్యవు కాబట్టి మనము పవర్ ని ఇచ్చినా కానీ ఆంటిన్నా ని సరిగ్గా నిర్మించకపోతే దాని పనితీరు సరిగ్గా లేకపోతే అది నియర్ ఫీల్డ్ లో ఎనర్జీ ని స్టోర్ చేస్తుంది ఆ ఎనర్జీ ని ఫార్ ఫీల్డ్ దగ్గరికి పంపదు కాబట్టి అలాంటి ఆంటిన్నా లను చాలా బ్యాడ్ ఆంటిన్నా అని అంటారు కాబట్టి దీని కోసమే రియాక్టివ్ ఫీల్డ్ వుంది కాబట్టి ఇది ఆంటిన్నా యొక్క ఇంపిడెన్సు లో పెద్ద రియాక్టివ్ పార్ట్ ఉందని చూపిస్తుంది రేడియేటింగ్ నియర్ ఫీల్డ్ అంటే ఏమిటి రేడియేటింగ్ నియర్ ఫీల్డ్ లో రేడియేషన్ జరుగుతుంది కాబట్టి అక్కడ పాయింటింగ్ వెక్టార్ దగ్గర గుర్తించబడదగ్గ పవర్ ఉంటుంది కాబట్టి నియర్ ఫీల్డ్ కన్నా రేడియేటింగ్ నియర్ ఫీల్డ్ లో ఎక్కువ ఉంటుంది ఇక్కడ రేడియేటింగ్ ఫీల్డ్ ఆధిక్యత చూపిస్తుంది అంతే కాకుండా ఫార్ ఫీల్డ్ మీద కూడా ఆధిక్యత చూపిస్తుంది కానీ ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏమిటి అంటే పవర్ వేరే డైరెక్షన్ లో ప్రవహిస్తుందిఅనగా వివిధ కోణముల లో పవర్ పంపిణి అనేది ఇంకా డిస్టెన్స్ మీదే ఆధారపడి వుంది కాబట్టి మనం డిస్టెన్స్ ని మారిస్తే వివిధ కోణముల్లో పంపిణి కూడా మారుతూ ఉంటుంది కాబట్టి డిస్టెన్స్ ని మారిస్తే వివిధ కోణముల లో పవర్ పంపిణి అనేది కూడా మారుతూ ఉంటుంది అనగా బీమ్ అనేది ఇంకా ఏర్పడలేదు రేడియేషన్ బీమ్ ఇంకా ఏర్పడలేదుఅది ఇంకా ఏర్పడుతూ వుంది అందుకే ఒకవేళ మనం ఒక పాటర్న్ లో పవర్ ని కొలిస్తే అదే ప్రాంతం లో వేరే దూరం లో కొలిస్తే పాటర్న్ భిన్నం గా ఉంటుంది కాబట్టి ఇక్కడ నాణ్యత కల పాటర్న్ అనేది ఏది ప్లేన్ లో ఉండదు అందుకే దీనిని ఫ్రెస్నెల్ జోన్ అని అంటాము మరియు ఇది చాలా ముఖ్యమైనిది కాబట్టి మనం పాటర్న్స్ అనేవి ఫ్రెస్నెల్ జోన్ లో ఉండాలి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అది ఆంటిన్నా నుండి ఎంత దూరం లో ఉండాలి నిజానికి అధునాతన దినములలో కమ్యూనికేషన్ లో ప్రత్యేకంగా 4G5G లో ఇది కావాలి ఎందుకు అంటే మనం ఒక్క ఫార్ ఫీల్డ్ దగ్గరే రిసీవర్ పెట్టాము కానీ మనము ఫ్రెస్నెల్ జోన్ లో ఆంటిన్నా ఉండాలి అని అనుకుంటాం కాబట్టి మొదట ఫ్రెస్నెల్ జోన్ రెండవ ఫ్రెస్నెల్ జోన్ అని పిలుస్తాం ఇది మనకు 5G లాంటి వాటికీ ఆంటిన్నా పెట్టడం లో అవసరం ఉంటుంది కాబట్టి ఇదియే రేడియేటింగ్ నియర్ ఫీల్డ్ దీనికి ఎంత దూరం లో ఫార్ ఫీల్డ్ ఏర్పడుతుంది అనేది మనం ఇదివరకే తెలుసుకున్నాం ఏదైనా ఆంటిన్నా స్వభావం లో రేడియేటింగ్ ఫార్ ఫీల్డ్ లేదా ఫ్రాన్ హాఫెర్ జోన్ ఎక్కడ ఏర్పడుతుందో అనేది మనకు ఆసక్తి కలిగించే విషయం కాబట్టి రేడియల్ కంపోనెంట్ తగ్గుతుంది ఇప్పుడు 1r టర్మ్ ఆధిక్యత చూపిస్తుంది అప్పుడు ఇంపిడెన్సు అనగా E ఫార్ ఫీల్డ్ బై H ఫార్ ఫీల్డ్ దీని విలువ స్పేస్ ఇంపిడెన్సు కి సమానం గా ఉంటుంది మరియు దాని విలువ 120 అప్పుడు వివిధ కోణముల లో పవర్ పంపిణి అనేది దేని మీద ఆధారపడదు కాబట్టి స్పష్టం గా రేడియేటింగ్ ఫీల్డ్స్ అనేవి ఆధిక్యత చూపిస్తాయి కానీ వివిధ కోణముల లో పవర్ పంపిణి అనేది దూరం మీద ఆధారపడదు వివిధ కోణముల లో పవర్ పంపిణి స్పష్టంగా ఒకవేళ నేను కొలిస్తే చాలా ఎక్కువ దూరం ఉంటే పవర్ అనేది తగ్గుతుంది కానీ వివిధ కోణముల లో పంపిణి అనగా వివిధ కోణములకి వున్నా దూరంఫార్ ఫీల్డ్ లో ఈ పంపిణి మారదు ఇది చాలా ముఖ్యమైన లక్షణం ఎందుకు అంటే ఇది ఆంటిన్నా యొక్క డైరెక్షనల్ నేచర్ ని చూపిస్తుంది దీనిని మనం తరవాత చూద్దాం ఎప్పుడు అంటే రేడియేషన్ పాటర్న్ గురించి తెలుసుకునే సమయం లో చూద్దాం మరియు ఇక్కడ ఇంకో లక్షణం ఏమిటి అంటే E ఫార్ ఫీల్డ్ క్రాస్ H ఫార్ ఫీల్డ్ చేస్తే అవి పవర్ ప్రవాహం ని చూపిస్తాయి ఆంటిన్నా యొక్క ఫార్ ఫీల్డ్ గురించి ఇది అంతా చేస్తున్నాం కాబట్టి మనకు ఆంటిన్నా ఉంటే మనం ఎంత దూరం లో ఫార్ ఫీల్డ్ ఉంటుందో లెక్కించవచ్చు కాబట్టి ఫార్ ఫీల్డ్ తెలిస్తే ఆంటిన్నా లక్షణాల గురించి చెప్పవచ్చు ఎప్పుడు కూడా ఆంటిన్నా యొక్క ఇంపిడెన్సు కనుగునేటప్పుడు తప్ప మనం నియర్ ఫీల్డ్ ని కనుక్కోము ఇది చాలా ముఖ్యమైన విషయం ఇప్పుడు మనం ఇంకా కొన్ని ఆంటిన్నా పారామీటర్స్ ని చూద్దాం ఎందుకు అంటే మనం ఇప్పుడు ఆంటిన్నా యొక్క అనలిటికల్ ఎక్సప్రెషన్స్ ను కనుక్కోలేదు ఎందుకు అంటే చాలా క్లిష్టమైన ఆంటిన్నా లా లో మనం అన్ని వేళల కరెంటు డెన్సిటీ డిస్ట్రిబ్యూషన్ ని ఆంటిన్నా సర్ఫేస్ మీద కనుక్కోలేము కాబట్టి మనం అన్ని వేళల పవర్ ఎలక్ట్రిక్ మరియు మాగ్నెటిక్ ఫీల్డ్స్ ను కనుక్కోలేము కానీ మనకి కొన్ని కొలతలు ఉంటాయి అవి ఎలా ఉపయోగపడతాయి అంటే వీటి ద్వారా ఆంటిన్నా పనితీరు మరియు లక్షణాలు చెప్పవచ్చు కాబట్టి మనం పారామీటర్స్ గురించి చర్చిద్దాం వీటిలో మొదటది ఆంటిన్నా యొక్క రేడియేషన్ పాటర్న్ ఇదివరకే మనం కరెంటు ఎలిమెంట్ యొక్క రేడియేషన్ పాటర్న్ ని చూసాం అనగా ఇది స్పేస్ యొక్క డైరెక్షన్ లో రేడియేటెడ్ పవర్ యొక్క రిలేటివ్ డిస్ట్రిబ్యూషన్ దీనినే మనం రేడియేషన్ పాటర్న్ అంటాం కాబట్టి రేడియేషన్ పాటర్న్ అనేది స్పేస్ యొక్క డైరెక్షన్ లో రేడియేటెడ్ పవర్ యొక్క రిలేటివ్ డిస్ట్రిబ్యూషన్ అని మనం గీస్తాము కానీ మనం ఇదివరకే 3D ప్లాట్ ని చూసాం ఎందుకంటే మనకు 3 డైమెన్షనల్ స్పేస్ వుంది మనకు వీలువున్న అన్ని వైపులా రేడియేటెడ్ పవర్ ఉందేమో చూస్తాం కాబట్టి మనం 3D ప్లాట్ ని గీసాము కానీ మనకి అర్ధం కావడం కోసం 2D ప్లాట్స్ ని గీస్తాము ఎందుకంటే అది మనకి సులభంగా కనపడుతుంది అందుకే చాలా భాగాల్లో 3D ప్లాట్ వున్నా 2D ప్లాట్ అని పిలుస్తాం కావున వీటిని 2 డైమెన్షనల్ రేడియేషన్ పాటర్న్స్ అని పిలుస్తాం కాబట్టి ఈ భాగాల తో ఏమి చేస్తాంఎక్కడ ఉపయోగిస్తాం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది టైం తో పాటు ఒక లైన్ మీద ఉంటే దానిని లీనియర్ పోలరైజ్డ్ అని అంటాము ఒకవేళ రేడియేషన్ పాటర్న్ ని గిస్తే ప్లేన్ లో ఎక్కడ ఫీల్డ్ వెక్టార్ ఉందో కనుక్కోవచ్చు మరియు గరిష్ట రేడియేషన్ ప్లేన్ లో ఎక్కడ వస్తుందో కనుక్కోవచ్చు కాబట్టి మనం ఆలా గీస్తే దానిని మనం E ప్లేన్ పాటర్న్ అని పిలుస్తాం కాబట్టి మనం రేడియేటెడ్ పవర్ ని ప్లేన్ లో గిస్తే దానిని E ప్లేన్ అని పిలుస్తాం E ప్లేన్ అంటే ఏమిటి E ప్లేన్ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ మరియు మాక్సిమం రేడియేషన్ డైరెక్షన్ లో వస్తుంది ఇక కరెంటు ఎలిమెంట్ విషయానికి వస్తే ఒకవేళ మనం కరెంటు ఎలిమెంట్ Z డైరెక్షన్ ని గుర్తు తెచ్చుకుంటే దీనిని మనంZఆక్సిస్ అంటాం కాబట్టి మాక్సిమం రేడియేషన్ అనేది Y ఆక్సిస్ డైరెక్షన్ లో ఉంటుంది మరియు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది తీటా డైరెక్షన్ లో ఉంటుంది కాబట్టి ఇక్కడ స్పష్టం గా తెలిసింది ఏమిటి అంటే E మరియు Y ఆక్సిస్ ఒకవేళ దీనిని మనం ఆ ప్లెన్ లో పెడితే తీటా ప్లేన్ అనగా ఇది యాంగిల్ తీటా మారితే మారుతుంది కాబట్టి ఇలాంటి పాటర్న్ ని మనం ఇదివరకే చూసాంఇది E ప్లేన్ పాటర్న్ నిజమైన పాటర్న్ దీని చుట్టూ ఉంటుంది కాబట్టి ఇదియే E ప్లేన్ పాటర్న్ ఇదే విధంగా H ప్లేన్ పాటర్న్ అంటే ఏమిటి H ప్లేన్ పాటర్న్ అనగా మాక్సిమం రేడియేషన్ ఉన్న డైరెక్షన్ మళ్ళి Y ఆక్సిస్ మరియు H ఫీల్డ్ కాబట్టి H ఫీల్డ్ అనగా ఏమిటి అనగా అజిముథాల్ ఫీల్డ్ మరియు మాక్సిమం రేడియేషన్ ఉన్న డైరెక్షన్ కాబట్టి XY డైరెక్షన్ లో ఒకవేళ మనం గీస్తే అది ఒక వృత్తం అవుతుంది దీని కేంద్ర బిందువు ని గుర్తిద్దాం దీనిని నుండి అన్ని వైపులకీ సమన దూరం ఉంటుంది దీనిని మనం H ప్లేన్ పాటర్న్ అంటాం ఇదేవిధం గా రెక్టాన్గులర్ వేవ్ గైడ్ మనకు చాలా సార్లు వచ్చింది రెక్టాన్గులర్ వేవ్ గైడ్ లో TE10 మోడ్ ఆధిక్యత చూపిస్తుంది మనకు తెలుసు ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ లో ఇలా జరుగుతుంది ఇది మొత్తం సున్నా కి సమానం కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది ఇప్పుడు మనం ఇదియే Y డైరెక్షన్ X డైరెక్షన్ మరియు Z డైరెక్షన్ అని చెప్పచ్చు ఇప్పుడు సులభంగా ఓపెన్ ఎండ్ వేవ్ గైడ్ దగ్గర గరిష్ట రేడియేషన్ అనేది జరుగుతుంది అని చెప్పవచ్చు గరిష్టం గా రేడియేషన్ ఇక్కడ జరుగుతుంది కొన్ని చోట్ల చిన్న చిన్న లోబ్స్ ఏర్పడతాయి లోబ్స్ అనగా ముందుకు పొడుచుకు వచ్చే చిన్న చిన్న గీతలు ఇది అంతా రెక్టాన్గులర్ వేవ్ గైడ్ యొక్క రేడియేషన్ పాటర్న్ దీని బట్టి మనకి తెలిసింది ఏమిటి అంటే Z డైరెక్షన్ లో గరిష్టం గా రేడియేషన్ జరుగుతుంది నిజానికి మనం Z డైరెక్షన్ ని ఎందుకు పిల్చాము అంటే ఈ బాక్స్ నుండే రేడియేషన్ వస్తుంది కాబట్టి ఇక్కడ Y మరియు Z అనేవి రేడియేషన్ పాటర్న్స్ ఇక్కడ నేను ప్లాట్ గీస్తే అది E ప్లేన్ అవుతుంది కాబట్టి ఇక్కడ నేను ప్లేన్ గీస్తే అది X డైరెక్షన్ లో మాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ x డైరెక్షన్ లో మాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది కాబట్టి ఈ XZ ప్లేన్ అనేది H ప్లేన్ అవుతుంది రెక్టాన్గులర్ వేవ్ గైడ్ లో XZ ప్లేన్ అనేది H ప్లేన్ అవుతుంది దీనిని మనం తరువాత లెక్చర్ లో కొనసాగిద్దాం ధన్యవాదములు